పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ యొక్క లైన్ రియాక్టన్స్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇది మీరు 123 2 ను లెక్కించిన 100 Ω లైన్ బేస్ వోల్టేజ్ కాబట్టి MVA బేస్ అయిన 100 50 అంతటా ఒకే విధంగా ఉంటుంది 100 50123 22 ఇది 0 ఇప్పుడు సున్నా క్రమం యొక్క లైన్ వాస్తవానికి 300 Ω ఇవ్వబడింది ఇది పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ సానుకూల మరియు ప్రతికూల క్రమం 100 కానీ సున్నా క్రమం 300 ఇవ్వబడింది కాబట్టి ఇది 300 50123 22 అంటే 0 99 p u మోటారు 1 పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ యొక్క రియాక్టన్స్ ఓహ్మిక్ విలువను దానికి సొంత బేస్ మోటారు బేస్ గా మార్చండి తరువాత సాధారణ బేస్ గా మార్చండి కాబట్టి ఇది మీ క్రొత్త బేస్ కాబట్టి 0 25 5030 10112 ఇది 0 345 p ఇప్పుడు మోటారు 1 యొక్క సున్నా సీక్వెన్స్ రియాక్టన్స్ 6 అదే విధంగా మీరు దానిని మీ కొత్త బేస్ తీసుకువచ్చారు కాబట్టి 0 06 5030మోటారు రేటింగ్ 30 MVA మరియు 50 MVA అంటే సాధారణ బేస్ 10112అది 0 082 p u అవుతుంది ఇది సున్నా సీక్వెన్స్ రియాక్టన్స్ సున్నా శ్రేణి ప్రతిచర్య తదుపరిది మోటారు 2 మీరు ఈ పరామితిని సరిగ్గా లెక్కించాలి మోటారు 2 యొక్క ప్రతిచర్య పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ సానుకూల మరియు ప్రతికూల క్రమం 0 25 దీనికి 255015ఇవ్వబడుతుంది ఎందుకంటే మోటారు 2 రేటింగ్ 15 MVA 10112 అంటే 0 69 p కాబట్టి మోటారు 2 యొక్క సున్నా శ్రేణి ప్రతిచర్య 6 గా ఇవ్వబడింది కాబట్టి 0 06 50 15 10112 అంటే 0 u ఇప్పుడు రియాక్టర్ల ప్రతిచర్యకు 2 5 ఇవ్వబడుతుంది అంటే 2 కాబట్టి అది 1 u అవుతుంది కానీ మీరు ఈ రేఖాచిత్రాన్ని చూసినప్పుడు ఈ 3 Zn సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం వస్తుంది కాబట్టి ఇది 3 గుణించాలి కాబట్టి ఈ పారామితులన్నీ లెక్కించబడ్డాయి మీరు ఈ సమస్యను ఎప్పుడు చదువుతారు ఇక్కడ ఈ పాయింట్ నేను రేఖాచిత్రాన్ని చూపించేటప్పుడు ముందు తప్పిపోయాను వాస్తవానికి ఇది g గా గుర్తించబడింది నేను ఇప్పుడు g గా గుర్తించాను అప్పుడు మీరు తీసుకోవలసిన ఈ రిఫరెన్స్ బస్సు ఒక రిఫరెన్స్ బస్సు ఇప్పుడు ఇది మీ జనరేటర్ జనరేటర్లు మరియు మోటార్లు కోసం అన్ని సబ్ట్రాన్సియంట్ పారామితులు ఇవ్వబడ్డాయి ఇది మీ జనరేటర్ కాబట్టి ఇది వాస్తవానికి Eg11ఇది రిఫరెన్స్ ఒకటి మనం ఏదైనా ఒక బస్సును రిఫరెన్స్ గా తీసుకోవాలి ఇది రిఫరెన్స్ బస్సు మరియు ఇది మరియు ఇది j 0 20 జనరేటర్ ఇంపెడెన్స్ ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మర్ పాజిటివ్ సీక్వెన్స్ ఈ ఇంపెడెన్స్ ట్రాన్స్ఫార్మర్ కోసం మాత్రమే కాబట్టి ప్రతికూల క్రమం j 0 0805 అలాగే ఉంటుంది అప్పుడు ఈ j 0 33 ట్రాన్స్మిషన్ లైన్ కోసం తరువాత ఇది ట్రాన్స్ఫార్మర్ 2 కోసం అప్పుడు ట్రాన్స్ఫార్మర్ T2 వస్తుంది కాబట్టి ఇది మీ ట్రాన్స్ఫార్మర్ మరియు ప్రతిచోటా నేను దానిని d గా గుర్తించాను తరువాత d నుండి e ట్రాన్స్ఫార్మర్ తరువాత e to f ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి ఇది మీ j 0 అప్పుడు f నుండి g మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ T2 అదే పరామితి j 0 805 p అప్పుడు రెండు మోటార్లు సమాంతరంగా ఉంటాయి ఎందుకంటే అవి సాధారణ బస్ బార్ కు అనుసంధానించబడి ఉంటాయి ఈ పాయింట్ p మరియు q అంటే ఈ పాయింట్ ట్రాన్స్ఫార్మర్ f నుండి g వరకు ఉంటుంది ఇది మీ f మరియు ట్రాన్స్ఫార్మర్ మరియు g మరియు సమాంతరంగా రెండు ట్రాన్స్ఫార్మర్లు కాబట్టి అందుకే ఇది మీ p మరియు ఇది మీ q ఈ పారామితులు మోటారుకు కూడా లెక్కించబడతాయి ఇది j 0 345 మరియు ఇది j 0 ఇది Em11మరియు ఇది Em21 Em111ఉపట్రాన్సియం ఒకటి ఇది Em211 ఇది ఇది రిఫరెన్స్ కు అనుసంధానించబడిన ప్లస్ మైనస్ కాబట్టి ఇది మొత్తం సర్క్యూట్ యొక్క సానుకూల క్రమ రేఖాచిత్రం తదుపరిది ప్రతికూల క్రమం సర్క్యూట్ వోల్టేజ్ మూలం లేదు మీరు ప్రతికూల శ్రేణి రేఖాచిత్రాన్ని చూస్తే వోల్టేజ్ మూలం లేదు కాని మిగతా అన్ని పారామితులు ఒకే విధంగా ఉంటాయి ఎందుకంటే ప్రతికూల క్రమం పారామితులు సానుకూల క్రమం పారామితి వలె ఉంటాయి ఇక్కడ అది j 0 20 ఇక్కడ కూడా j 0 ఇక్కడ ఇది j 0 0805 ఇక్కడ కూడా j 0 8 మీ 0 ఇక్కడ j 0 33 ఇక్కడ కూడా j 0 ఇక్కడ కూడా j 0 805 ఇక్కడ j 0 805 ఇక్కడ కూడా j 0 345 ఇక్కడ కూడా j 0 345 ఇక్కడ కూడా j 0 69 ఇక్కడ కూడా j 0 69 రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించబడింది ఇది ప్రతికూల క్రమం కాబట్టి వోల్టేజ్ మూలం లేదు కానీ అన్ని పారామితులు రేఖాచిత్రంలో ఏ వోల్టేజ్ మూలం లేకుండా ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మనం సున్నా క్రమం కి రావాలి సున్నా క్రమం రేఖాచిత్రం కోసం ఇది మీ రిఫరెన్స్ బస్సు ఇప్పుడు ప్రశ్న ఈ వైపు నుండి వచ్చింది అది ఈ వైపుకు వెళుతుంది ఇప్పుడు Y గ్రౌన్దేడ్ చేయబడింది మరియు ఈ వైపు డెల్టా Y గ్రౌన్దేడ్ అయినప్పటికీ డెల్టా లోపల ప్రసరణ కరెంట్ ఉండవచ్చు మరియు అది జెనరేటర్ Y గ్రౌన్దేడ్ అంటే మీ సున్నా క్రమం కరెంట్ దాని ద్వారా ప్రవహిస్తుంది అంటే రిఫరెన్స్ బస్కు అనుసంధానించబడి ఉంటుంది కానీ ప్రశ్న ఏమిటంటే డెల్టా వేరుచేయబడింది దీనికి న్యూట్రల్ సర్ కి లైటింగ్ సర్క్యులేట్ఇంగ్ కరెంట్ తటస్థ ప్రసరణ ప్రవాహం లేదు కానీ Y గ్రౌన్దేడ్ అంటే ఇది రిఫరెన్స్ బస్సు ఇది 3Zn అయిన 3 10 కి అనుసంధానించబడి ఉంది నేను ఇక్కడ ఎక్కడో తెలుసునని లెక్కించాను అది మీ 3Zn Zn అనేది రియాక్టర్ల ప్రతిచర్య కాబట్టి ఇది 1 033 ను 3 చే గుణించాలి అందుకే ఇది 3 10 మరియు జనరేటర్ కోసం సున్నా క్రమం రియాక్టన్స్ j0 06 గా ఇవ్వబడుతుంది కాని అది గ్రౌన్దేడ్ అయినందున కాబట్టి ఇది రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించబడి ఉంది ఇవి వేరుచేయబడినందున వాటి మధ్య ఎటువంటి సంబంధం లేదు మీరు దీన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను కాబట్టి మీ సున్నా క్రమం కరెంట్ రిఫరెన్స్కు ప్రవహించే మార్గం ఉంది ఎందుకంటే రెండూ గ్రౌన్దేడ్ ఏమి జరుగుతుందో ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం j0 0805 వస్తోంది అప్పుడు మీ సున్నా రేఖ యొక్క సున్నా సీక్వెన్స్ రియాక్టెన్స్ ఇది వాస్తవానికి మీరు లెక్కించిన j0 మరియు ఇది j 0 805 మరియు రెండవ ట్రాన్స్ఫార్మర్ ఇది మరియు ఇది మూసివేయబడింది ఎందుకంటే ఇది గ్రౌన్దేడ్ కాబట్టి సున్నా సీక్వెన్స్ కరెంట్ కుడివైపుకు ప్రవహిస్తుంది కాబట్టి ఇది మీ ట్రాన్స్ఫార్మర్ తదుపరిది మోటారు మోటారు అన్గ్రౌండ్డ్ అంటే ఇది రిఫరెన్స్ బస్కు కనెక్ట్ చేయబడదు కాబట్టి ఇది మోటారు 1 ఇది సున్నా క్రమం మరియు ఇది j0 082 గా లెక్కించబడుతుంది అయితే ఇది రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించబడదు ఎందుకంటే ఇది అన్గ్రౌండ్ మరియు ఇది మోటారు మరియు గ్రౌన్దేడ్ ఇది రిఫరెన్స్ బస్సుకు అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది రిఫరెన్స్ బస్కు అనుసంధానించబడి ఉంది ఇది 3Znj మోటారు జీరో సీక్వెన్స్ రియాక్టన్స్ ప్రతిదీ ఇవ్వబడుతుంది అది j0 ఈ పాయింట్ p మరియు q ఇది f నుండి g f అప్పుడు అది ఒంటరిగా ఉంటుంది ∆ ప్రసరణ కరెంట్ మీ ప్రసరణ సున్నా సీక్వెన్స్ కరెంట్ ఉంటుంది మరియు ఇది మీ Y గ్రౌన్దేడ్ కాబట్టి ఇది ఈ వైపు సూచనతో అనుసంధానించబడి ఉంది కానీ ఒక ఒంటరితనం ఉంది కాబట్టి సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహించదు కాబట్టి ఇది మీ జీరో సీక్వెన్స్ నెట్వర్క్ మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను సున్నా క్రమం మాత్రమే ప్రధాన సమస్య సానుకూలంగా ఉంటుంది మరియు ప్రతికూలంగా మునుపటి మాదిరిగానే ఉంటుంది నా ఉద్దేశ్యం పాజిటివ్ సీక్వెన్స్ మీకు వోల్టేజ్ సోర్స్ నెగటివ్ సీక్వెన్స్ ఉంది అన్ని వోల్టేజ్ సోర్స్ ఉండకూడదు కానీ ఈ పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ మరియు సెకండరీ ఇంపెడెన్స్ల పారామితులు అలాగే ఉంటాయి కానీ ప్రతికూల క్రమం మాత్రమే మనం ఈ గ్రౌన్దేడ్ లేదా అన్గ్రౌండ్డ్ Y ని చూడాలి లేదా ∆ తదనుగుణంగా మీరు దీన్ని రిఫరెన్స్ బస్కు సంబంధించి తయారు చేయాలి కాబట్టి ఇది సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం ఎందుకంటే మీరు ఆ అసమతుల్య ఫాల్ట్ సమస్యను ఎప్పుడు తీసుకుంటారు తదుపరిది ఫిగర్ 11 లో చూపిన విధంగా పవర్ సిస్టమ్ కోసం సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయడం కాబట్టి ఒక చిన్న సర్క్యూట్ ఇవ్వబడుతుంది ఇది జెనరేటర్ గ్రౌన్దేడ్ పాజిటివ్ నెగటివ్ సీక్వెన్స్ మాత్రమే ఇప్పుడు సులభం నేను చేయడం లేదు సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను మీకు చూపించడమే నా లక్ష్యం కాబట్టి ఇది ∆ ఇది మీ ∆ Y కనెక్షన్ ఈ విషయం మరియు Y గ్రౌన్దేడ్ ఇది Y is Y గ్రౌన్దేడ్ మరియు ఇది మోటారు జనరేటర్ మోటారుకు శక్తిని సరఫరా చేస్తుంది మరియు ఇది మీ Y కానీ అన్గ్రౌండ్డ్ మీరు నెగటివ్ సీక్వెన్స్ రేఖాచిత్రం పారామితులను ఇవ్వాలి కానీ మీరు ఏదో తీసుకోవాలి మరియు మీరు దానిని తయారు చేయాలి కాబట్టి జనరేటర్ గ్రౌన్దేడ్ అయితే Zn ఇది గ్రౌండింగ్ రియాక్టన్స్ అయితే అది 3Zn అవుతుంది కాబట్టి అందుకే 3 Zn మరియు జనరేటర్ యొక్క సున్నా సీక్వెన్స్ ఇంపెడెన్స్ Zg0 అని చెప్పండి కాబట్టి నేను దీన్ని Zg0 గా చేసాను కానీ ఈ వైపులా ఇప్పుడు మేము మునుపటి సమస్యలో చూశాము కానీ ఇది ∆ కాబట్టి ఒక ఐసోలేషన్ ఒంటరితనం ఉంది కాబట్టి ఇది తెరిచి ఉంటుంది మరియు ఈ వైపు Y గ్రౌండ్డ్ ఈ వైపు కూడా ట్రాన్స్ఫార్మర్ Y గ్రౌన్దేడ్ కాబట్టి ఇది ఇలా వస్తుంది కాబట్టి ఇది ZT1 ట్రాన్స్ఫార్మర్ జీరో సీక్వెన్స్ మీ ట్రాన్స్ఫార్మర్ పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ రియాక్టన్స్ ఒకటే మరియు ఇది లైన్ జీరో సీక్వెన్స్ రియాక్టన్స్ ZL0 మరియు ఇది ZT1 మరియు d e f g గా గుర్తించబడింది ఆపై మీరు రిఫరెన్స్కు కనెక్ట్ అవ్వండి మరియు ఈ వైపు ∆ ఈ వైపు Y కాబట్టి ఐసోలేషన్ఒంటరితనం ఉంది మరియు అది గ్రౌన్దేడ్ కాదు కాబట్టి ఇది తెరిచి ఉంది మరియు రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించబడదు మరియు ఇది Zmo కాబట్టి అది ట్రాన్స్ఫార్మర్ జీరో సీక్వెన్స్ రియాక్టన్స్ కాబట్టి ఈ పవర్ సిస్టమ్ నెట్వర్క్ కోసం ఇది సున్నా పరిణామ రేఖాచిత్రం మీరు ఈ సున్నా క్రమాన్ని కలిగి ఉన్నారని ఆశిస్తున్నాము మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు పాజిటివ్ నెగటివ్ సింపుల్ తరువాత మీరు ఫిగర్ 13 లో చూపిన సిస్టమ్ యొక్క సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయాలి కాబట్టి ఇది జనరేటర్ మరియు గ్రౌన్దేడ్ చేయబడింది ఇది ∆ Y Y ∆ మరియు ఇది Y గ్రౌన్దేడ్ మునుపటి సమస్యలో ఇది అన్గ్రౌండ్ చేయబడిన ఒక విషయం తప్ప వేరే తేడా లేదు ఇప్పుడు ఇక్కడ మనం దీనిని గ్రౌండ్ మరేమీ కాదు కాబట్టి కాబట్టి ఇక్కడ Zg0 ఇక్కడ గ్రౌండ్ ఇంపెడెన్స్ లేదని మేము ఉహిస్తున్నాము కాబట్టి 3Zn నేను Zn 0 లేదని ఉహించలేదు కాబట్టి ఈ సందర్భంలో ఇది Zg0 మరియు ఇది Y గ్రౌన్దేడ్ కానీ ∆ ఐసోలేషన్ ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి తెరిచి ఉంది అప్పుడు ఈ వైపు Y గ్రౌండ్డ్ ఈ వైపు కూడా Y గ్రౌండ్ చేయబడింది కాబట్టి ఈ రిఫరెన్స్ బస్సు కనెక్ట్ ఇది మీ p ఇది మీ r దీన్ని మీరు q r పంక్తిగా తీసుకోవచ్చు కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మర్ ముందు ఈ పాయింట్ r అయి ఉండాలి మరియు ఈ పాయింట్ q కాబట్టి ఇది వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ ZT1 అప్పుడు పాయింట్ q వస్తుంది అప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ZL0 తరువాత పాయింట్ r అది మీ ZT2 మరియు ఈ Y గ్రౌన్దేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ Y గ్రౌండ్ కనెక్ట్ చేయబడింది కానీ ఇది డెల్టా ఇది Y ఐసోలేషన్ ఉంది కాబట్టి దీన్ని కనెక్ట్ చేయలేము కాబట్టి ఇది జీరో సీక్వెన్స్ నెట్వర్క్ తదుపరిది ఆ ఫిగర్ 15 వాస్తవానికి ఇది డబుల్ సర్క్యూట్ లైన్ కాబట్టి ఇప్పటివరకు మీరు ఒకే సర్క్యూట్ సమస్యను తీసుకున్నారు ఇప్పుడు అది సమాంతర సర్క్యూట్ డబుల్ సర్క్యూట్ లైన్ అయితే కాబట్టి ఫిగర్ 15 మీరు సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయవలసిన నమూనా పవర్ సిస్టమ్ నెట్వర్క్ను చూపిస్తుంది మరియు డేటా క్రింద ఇవ్వబడింది వాస్తవానికి G1 జనరేటర్ 1 100 MVA 11 KV Xg10 కి 0 05 ఇస్తారు ఇప్పుడు G2 వాస్తవానికి 100 MVA 11 KV Xg20 0 05 ఇవ్వబడింది మరియు T1 ట్రాన్స్ఫార్మర్ 1 అంటే ఇది 100 MVA 11220 KV మరియు ఇచ్చిన XT1 కి 0 T2 100 MVA మళ్ళీ ఇది 22011 KV XT2 0 07 p u లైన్ 1 XL10 0 3 p ఇది లైన్ 1 డబుల్ సర్క్యూట్ మరియు ఇది మీ లైన్ 2XL20 0 u మీరు సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయవలసిన రేఖాచిత్రం ఇది కాబట్టి ఈ జెనరేటర్ మళ్లీ గ్రౌండ్ చేయబడింది ∆ Y మేము ఇక్కడే తీసుకున్నాము మరియు ఇది డబుల్ సర్క్యూట్ లైన్ ఒక సమాంతర రేఖ మరియు ఇది Y Y రెండూ గ్రౌన్దేడ్ ఇది కూడా జనరేటర్ Y గ్రౌన్దేడ్ ఇక్కడ ఈ Zn కు j0 02 ఇవ్వబడింది ఇది మనం 3 గుణించాలి ఎందుకంటే ఇది 3Zn అవుతుంది కాబట్టి ఇది j0 06 అవుతుంది మరియు ఇక్కడ కూడా j0 02 ఇవ్వబడుతుంది మీ సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రాన్ని 3 తో గుణించాలి అది 0 06 అవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ q తరువాత ట్రాన్స్ఫార్మర్కు ముందు p ఉన్నట్లుగా అన్ని పాయింట్లను మార్క్ చేస్తే ఇది e ఇది f ఈ విధంగా మొదట మీరు మార్క్ చేసి ఆపై దశలవారీగా చేయండి అప్పుడు మీరు విషయాలు చాలా సులభం అని కనుగొంటారు కాబట్టి విషయాలు ఎలా ఉంటాయో సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం మొదటి విషయం ఏమిటంటే సూచన రేఖను గీయండి మరియు ఇది Y గ్రౌన్దేడ్ కానీ ఇది ∆ కాబట్టి ఒక ఒంటరితనం ఉంటుంది మరియు ఈ రేఖాచిత్రాన్ని చూపించే ముందు నేను మీకు ఒక అభ్యాసము ఇస్తాను ∆ Y కి బదులుగా మీరు Y Y ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటారు కానీ Y రెండు వైపులా గ్రౌన్దేడ్ చేయబడింది మీరు Y మరియు Y గ్రౌన్దేడ్ తీసుకోండి మరియు దయచేసి మీ స్వంత సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయండి కానీ ఈ సమస్య నుండి మరియు ఇవన్నీ Y Y గ్రౌన్దేడ్ ఇవన్నీ Y గ్రౌన్దేడ్ ఇది కూడా Y గ్రౌన్దేడ్ కాబట్టి ఈ సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయడానికి ఎటువంటి సమస్య లేదు మీరు దీన్ని ఏమి చేస్తారు అనేది మీ రిఫరెన్స్ బస్ జనరేటర్ వాస్తవానికి ఇది j0 కాబట్టి 3Zn j0 06 మరియు ఐసోలేషన్ ఉంది ఎందుకంటే Y గ్రౌన్దేడ్ కానీ ఇది డెల్టా కాబట్టి కనెక్టివిటీ ఉండదు మరియు ఇది j0 05 ఇవ్వబడింది మరియు ఇది 3Zn అంటే 0 02 అంటే 3 గుణించాలి కానీ ఒక ఐసోలేషన్ ఉంది కానీ Y జనరేటర్ కోసం గ్రౌన్దేడ్ అయినందున కాబట్టి మీరు దానిని రిఫరెన్స్ బస్సుకు కనెక్ట్ చేయాలి ఇప్పుడు తదుపరిది ట్రాన్స్ఫార్మర్ ఆ పి పాయింట్ ఈ వైపు ట్రాన్స్ఫార్మర్ తర్వాత మీరు తెరవాలి కాబట్టి Δ Y T1 XT1 ఇవ్వబడింది ఇది ట్రాన్స్ఫార్మర్ 1 కొరకు ఇవ్వబడిన j0 కానీ రెండూ గ్రౌన్దేడ్ కాబట్టి సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహిస్తుంది అందుకే ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఇప్పుడు ఈ డబుల్ సర్క్యూట్ లైన్ 2 సమాంతర సర్క్యూట్ తరువాత మీరు గీయాలి పంక్తి 1 రెండు సమాంతర రేఖల మధ్య అనుసంధానించబడి ఉంది మరియు దీనిని q మరియు e గా సూచిస్తారు కాబట్టి ఇది j0 03 రెండూ సమానం రెండు పంక్తులకు 0 3 ఇవ్వబడుతుంది తదుపరిది మీ ట్రాన్స్ఫార్మర్ T2 Y కనెక్ట్ చేయబడింది ఇది మీ j0 07 మరియు ఈ వైపు Y జనరేటర్ 2 కూడా ఈ వైపు Y గ్రౌండెడ్ ఇది కూడా Y గ్రౌన్దేడ్ అంటే ఇది 3Zn మరియు j0 06 కు సమానం ఇది రిఫరెన్స్ బస్తో అనుసంధానించబడి ఉంది మరియు ఇది మీ ట్రాన్స్ఫార్మర్ ఇది మీ జెనరేటర్ 2 దీనికి Xg2 0 05 ఇవ్వబడుతుంది ఇది సున్నా సీక్వెన్స్ రియాక్టన్స్ కాబట్టి ఆ తరువాత అది j0 05 మరియు ఈ పాయింట్ f అవుతుంది మరియు ఇది Y గ్రౌన్దేడ్ ఇది కూడా Y సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహిస్తుంది కనెక్టివిటీ ఉంటుంది Y గ్రౌన్దేడ్ Y గ్రౌండెడ్ ఇక్కడ కూడా Y కనెక్టివిటీ ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ j0 07 కు జతచేయబడుతుంది మరియు ఇది రెండవ ట్రాన్స్ఫార్మర్ j0 07 j0 07 పంక్తికి జోడించబడింది ఇది రకమైన సమస్యకు సున్నా శ్రేణి రేఖాచిత్రం సానుకూల ప్రతికూల క్రమం నేను గీయడం లేదు ఎందుకంటే ఇది సులభం కానీ సున్నా క్రమం ముఖ్యం కాబట్టి మీరు ఈ రకమైన సమస్యను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ రకమైన విషయానికి ఇది మరొక ఉదాహరణ కాబట్టి మీరు ఫిగర్ 17 లో చూపిన పవర్ సిస్టమ్ యొక్క జీరో సీక్వెన్స్ నెట్వర్క్ను గీయండి నేను మీకు చూపిస్తాను డేటా Xg0 క్రింద ఇవ్వబడింది మీ మోటారు కూడా అక్కడ Xmo ఇవ్వబడింది ట్రాన్స్ఫార్మర్ T1 కూడా ఇవ్వబడింది XT2 ఇవ్వబడింది 1 దీనికి సమానం కాబట్టి నేను లైన్ 1 XL10 అని చెప్పగలను అంటే XL20 రెండు పంక్తులు ఉన్నాయి రెండూ వాస్తవానికి సమాన ప్రతిచర్య కాబట్టి సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రాన్ని గీయడానికి అన్ని పారామితులు ఇవ్వబడ్డాయి ఈ సందర్భంలో అదే విషయం కానీ ∆ లేదా Y ∆ ట్రాన్స్ఫార్మర్ లేదు కాబట్టి ఇది Y గ్రౌన్దేడ్ Y గ్రౌండ్డ్ అన్ని Y గ్రౌండెడ్ కానీ ఇది ఆ మోటారును గ్రౌండ్ చేయలేదు కాబట్టి మీరు తీసుకునే రిఫరెన్స్ బస్సు కాబట్టి జనరేటర్ Y గ్రౌన్దేడ్ చేయబడింది ఇది వాస్తవానికి జనరేటర్ కోసం Zn ఇవ్వబడలేదు మరియు మీ ట్రాన్స్ఫార్మర్ ఈ Zn ఇవ్వబడిందా లేదా అని చూద్దాం అది ఇవ్వబడలేదు మరియు ట్రాన్స్ఫార్మర్ ఒకటి కోసం ఇది 0 కాబట్టి అందుకే 0 12 p మరియు ఈ రేఖాచిత్రం అన్నీ Y కనెక్షన్ ఈ మోటారు మినహా అన్నీ Y Y Y గ్రౌన్దేడ్ కాబట్టి రిఫరెన్స్ బస్సు నుండి ప్రారంభించండి ఇది ట్రాన్స్ఫార్మర్ టి 1 ఇది ఇవ్వబడింది అప్పుడు ఈ డబుల్ సర్క్యూట్ లైన్ రెండింటికి j0 70 ఇవ్వబడుతుంది అప్పుడు ఇది కూడా Y Y కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ కోసం కూడా ఇవ్వబడుతుంది ఇది Y Y ఇచ్చిన 0 10 కాబట్టి ఇది పాయింట్ f కాబట్టి మోటారు ఉంది j0 03 ఇది అన్గ్రౌండ్ కాబట్టి ఏ సంబంధం ఉండకూడదు ఎందుకంటే ఇది ఒంటరిగా ఉంటుంది కానీ పొరపాటు చేయవద్దు మీరు ఈ తర్వాత కనెక్షన్ చేస్తారని మీరు అనుకుంటారు ఇది అన్గ్రౌండ్డ్ ఐసోలేషన్ అది అలాంటిది కాదు ఈ వైపు YY కాబట్టి మీరు దీన్ని గ్రౌన్దేడ్ చేస్తారు కానీ ఇది అన్గ్రౌండ్డ్ 03 తీసుకోండి అప్పుడు మీరు ఈ భాగాన్ని తెరిచి ఉంచండి ఎందుకంటే ఇది అన్గ్రౌండ్డ్ కాబట్టి ఇది మీరు సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం అని పిలుస్తారు కాబట్టి అన్ని వెర్షన్లు సరైనవి నేను మీకు చూపించాను అప్పుడు ఇది చివరిది నమూనా పవర్ సిస్టమ్ యొక్క సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను మీరు గీసే మరొక వెర్షన్ ఫిగర్ 19 ఇది మీ ఫిగర్ 19 కాబట్టి మీకు జెనరేటర్ స్టార్ గ్రౌన్దేడ్ ఉంది మీకు ఇక్కడ పాయింట్ మార్క్ ఉంది p l m n e q g a f u నేను గుర్తించినవన్నీ మీరు మీ స్వంతంగా గుర్తించండి ఇది ∆ Y ట్రాన్స్ఫార్మర్ Y గ్రౌన్దేడ్ ఇది Y ∆ ఇది అన్గ్రౌండ్డ్ ∆ Y ట్రాన్స్ఫార్మర్ Y గ్రౌన్దేడ్ కానీ ఇక్కడ Y Y గ్రౌన్దేడ్ ∆ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇక్కడ Y గ్రౌన్దేడ్ కాలేదు మరియు ఇక్కడ ఇది Y కాబట్టి ఈ సందర్భంలో మీరు సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను గీయాలి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఈ రిఫరెన్స్ బస్సును మీరు ఏమి చేస్తారు అంటే నాకు గీయడం సులభం అవుతుంది మరియు అది దిగువన ఉంటుంది అప్పుడు అది Zg ఇది జనరేటర్ కోసం 3Zg అవుతుంది మరియు జనరేటర్ 1 Xg10 ఉంటుంది కాబట్టి ఇది గ్రౌన్దేడ్ ఇది ఒక రిఫరెన్స్ బస్సుతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు ఈ వైపు లైన్ 1 కొరకు డెల్టా మరియు లైన్ 2 కొరకు ఇది ∆ ∆ Y ∆ Y రెండూ గ్రౌన్దేడ్ కానీ డెల్టా కాబట్టి నేను విడిగా లేదు అని చూపించాను ఇక్కడ కనెక్షన్ లేదు అప్పుడు ఈ Y ఇక్కడ గ్రౌండ్ చేయబడింది కాబట్టి లైన్ 1 వై గ్రౌన్దేడ్ గా పరిగణించండి ఇది సూచనకు ఇక్కడ కనెక్ట్ చేయబడింది అప్పుడు XT1 మీరు ఈ XT1 ను పరిగణించి అప్పుడు లైన్ 1 XL10 ను పరిగణించండి మరియు ట్రాన్స్ఫార్మర్ 2 మీరు XT2 ను తీసుకుంటారు కానీ ఇక్కడ Y Y గ్రౌన్దేడ్ కాదు అంటే ఇది విడిగా ఉంది అది తెరిచి ఉంటుంది ఎందుకంటే ఇది Y గ్రౌన్దేడ్ కాదు మీరు ఈ వైపుకు వస్తే ఈ జనరేటర్ Y అన్గ్రౌండ్డ్ చేయబడింది కాబట్టి ఇది Xg20 అని రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించకూడదు మరియు ఇది మీ E మరియు F పాయింట్ కానీ ఇది ∆ ఇది కూడా డెల్టా అందుకే ఇది పూర్తిగా తెరిచి ఉంది ఇది పూర్తిగా తెరిచి ఉంది ఎందుకంటే ప్రసరణ కరెంటు ఉంటుందని నేను మీకు చెప్పాను కాని అది డెల్టా టెర్మినల్ను వదిలివేయదు కాబట్టి అది విడిగా ఉంటుంది మరియు లైన్ 2 కూడా గ్రౌన్దేడ్ లైన్ 2 కోసం ఇది లైన్ 2 XT3 అప్పుడు ఈ లైన్ XL20 మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ XT4 ట్రాన్స్ఫార్మర్ 4 కానీ ఇది వాస్తవానికి గ్రౌన్దేడ్ Y కాబట్టి ఇది గ్రౌన్దేడ్ ఇది ఈ ఉదాహరణ యొక్క సున్నా క్రమం నెట్వర్క్ కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మీకు విషయాలు సులభంగా ఉంటాయి కాబట్టి దీనితో మేము మీ సుష్ట భాగాలను పూర్తి చేసాము ఒక సుష్ట భాగం మరియు అన్ని రకాల సానుకూల క్రమం మరియు ప్రతికూల క్రమం మరియు సున్నా క్రమం నేను మీకు చూపించిన అన్ని రకాల విషయాలు కానీ మీరు సానుకూల క్రమాన్ని అదే విధంగా గీస్తున్నప్పుడు సానుకూల క్రమం మీరు వోల్టేజ్ మూలాలతో సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయండి కాబట్టి ఇది చాలా సులభం మరియు ప్రతికూల క్రమం కోసం వాస్తవానికి ఇది అన్ని భాగాల మాదిరిగానే అన్ని సానుకూల ప్రతికూల శ్రేణి ఇంపెడెన్స్ అని చెబుతుంది కాబట్టి వోల్టేజ్ మూలాలు మాత్రమే ఉండకూడదు కాబట్టి మీరు పరిగణించవలసిన రెండు చాలా సులభమైన సానుకూల మరియు ప్రతికూల మరియు సున్నా శ్రేణి భాగం కానీ సున్నా క్రమం వాస్తవానికి మీరు దానిని సరిగ్గా గీయాలి మీరు ఫాల్ట్ అధ్యయనాలను ఎప్పుడు చూస్తారో అప్పుడు మీరు సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి భాగాలను ఉపయోగించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సుష్ట భాగం పూర్తయింది మీ A 1 గురించి మరొక విషయం నేను మీకు చెప్పాను A 1 13 A conjugateT So మీకు ఒక మాతృక తెలుసు అని గుర్తుంచుకోవడం చాలా సులభం కాబట్టి మీరు దీన్ని సులభంగా A 1 గా చేసుకోవచ్చు కాబట్టి తరువాత మేము మీ అసమతుల్యత లేదా అసమాన లోపాలను ప్రారంభిస్తాము కాబట్టి శక్తి వ్యవస్థలో అసమతుల్య లేదా అసమాన లోపాలు సంభవిస్తాయి వాస్తవానికి ఇవి చాలా సాధారణమైన లోపాలు ఎందుకంటే మునుపటి పాఠం లో మేము మూడు దశల దోషాన్ని చూశాము ఆ లోపం సంభవించే సంభావ్యత చాలా అరుదు కానీ ఈ రకమైన ఫాల్ట్ చాలా సాధారణం కాబట్టి ఒక విషయం ఏమిటంటే షంట్ రకం లోపం మరొకటి సిరీస్ రకం లోపాలు కానీ షంట్ రకం లోపాలు వాస్తవానికి సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది ఒక విషయం కానీ విషయం ఏమిటంటే ఆ పంక్తికి పంక్తి లోపం కూడా సాధారణం కొన్నిసార్లు గ్రౌండ్ లోపానికి డబుల్ లైన్ కాబట్టి ఈ 3 లోపాలు చాలా సాధారణం మరియు మీకు తెలిసినట్లుగా సాధారణంగా మూడు దశల షార్ట్ సర్క్యూట్ లేదా మూడు దశల లోపం కోసం ఫాల్ట్ కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు గ్రౌండ్ లోపానికి ఒకే ఒక పంక్తి కూడా మీలాగే తీవ్రంగా ఉంటుంది జెనరేటర్ టెర్మినల్ దగ్గర లోపం సంభవిస్తే ఒక నిర్దిష్ట విషయానికి మూడు దశల లోపం జెనరేటర్ టెర్మినల్ దగ్గర జరిగితే అది గ్రౌండ్ లోపానికి సింగిల్ లైన్ అప్పుడు తీవ్రత మీ మూడు దశల లోపం కరెంట్ లాగా ఉంటుంది కాబట్టి రెండు ఫాల్ట్ ఏకకాలంలో సంభవించినట్లయితే ఫేజ్ A టు గ్రౌండ్ ఫాల్ట్ మరియు ఫేజ్ C టు గ్రౌండ్ ఫాల్ట్ అని చెప్పండి అటువంటి లోపం ఏకకాలంలో సంభవించే ఈ సంభావ్యత చాలా అరుదు లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ మరొక ఫేజ్ అనుకుందాం గ్రౌండ్ ఫాల్ట్ కు ఒక లైన్ మరియు ఫేజ్ B మరియు C లైన్ ఫాల్ట్ ఈ సంఘటన చాలా అరుదు కాబట్టి ఆ విషయాలను అధ్యయనం చేయదు కాబట్టి ఆ సంభావ్యత మీకు చాలా తక్కువగా తెలుసు కాబట్టి ఏమైనప్పటికీ కాబట్టి షంట్ ఫాల్ట్ ప్రాథమికంగా సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అధ్యయనం చేస్తుంది లైన్ టు లైన్ ఫాల్ట్ అధ్యయనం చేస్తుంది మరియు డబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ సిరీస్ రకం ఫాల్ట్ కి ఉదాహరణ ఓపెన్ కండక్టర్ ఫాల్ట్ అకస్మాత్తుగా కండక్టర్ కుడివైపు తెరిచిందని అనుకుందాం కాబట్టి ఇది చాలా అరుదు కానీ ఒక కండక్టర్ ఓపెన్ లేదా రెండు కండక్టర్ ఓపెన్ ఫాల్ట్ చూస్తారు మరియు మేము దానిని సుష్ట భాగాన్ని ఉపయోగించి విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి అసమతుల్య ఫాల్ట్ విశ్లేషణ వాస్తవానికి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఫాల్ట్ సంభవించడం చాలా తరచుగా జరుగుతుంది కాబట్టి సింగిల్ ఫేజ్ స్విచింగ్ మరియు సిస్టమ్ స్టెబిలిటీ స్టడీస్ కోసం రిలే సెట్టింగ్ కోసం ప్రాథమికంగా అసమతుల్య ఫాల్ట్ విశ్లేషణ ఎందుకంటే ఇవి చాలా సాధారణమైనవి కాబట్టి తరువాత మనం గ్రౌండ్ ఫాల్ట్ కి ఒకే పంక్తిని చూస్తాము ధన్యవాదాలు నేను మళ్ళీ వస్తాను